కీవర్డ్లు ప్లాంట్ కంట్రోల్ PID కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కంట్రోల్ పనితీరు స్టేట్ ఎర్రర్ శుభోదయం ఈ రోజు మనం PID కంట్రోలర్ ట్యూనింగ్ గురించి కోర్సు యొక్క 13 వ పాఠం ని చూడబోతున్నాము కంట్రోలర్ ట్యూనింగ్ మొత్తం కంట్రోలర్ డిజైన్ యొక్క చాలా ముఖ్యమైన దశ అని మనం చూస్తాము మరియు ఇది కంట్రోల్ లూప్ యొక్క పనితీరును చాలా విమర్శనాత్మకంగా నిర్ణయిస్తుంది ఇది ఉత్పత్తి యొక్క మొత్తం నాణ్యతను ప్రభావితం చేస్తుంది ఖర్చులను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది పారిశ్రామిక ఆటోమేషన్ యొక్క మొత్తం సందర్భంలో నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైన పద్ధతి కాబట్టి మనం పాఠంలో కి సరిగ్గా ప్రవేశించే ముందు కోర్సు యొక్క పాఠానికి సంభందించి బోధనా లక్ష్యాలు ఏమిటో మొదట చూద్దాం కాబట్టి పాఠాలు నేర్చుకున్న తర్వాత ప్రతి పాఠంలోనూ విద్యార్థి మొదట కంట్రోలర్ రకాలను ఎన్నుకోవటానికి మార్గదర్శకాలను పేర్కొనాలి నేను PID కంట్రోలర్ అని చెప్పినప్పుడు నేను నిజంగా ఒక క్లాస్ అంటే మూడు క్లాస్ ల కంట్రోలర్లు అంటే P కంట్రోల్ PI కంట్రోల్ మరియు PID కంట్రోల్ ఇవి పారిశ్రామిక ఆటోమేషన్ కు సంబంధించి ఎక్కువగా ఉపయోగించబడతాయి కాబట్టి విద్యార్థి ఈ రకమైన వాటిల్లో ఒకదాన్ని ఎంచుకోగలగాలి ఇప్పుడు అతను ఈ రకమైన వాటిల్లో ఒకదాన్ని ఎన్నుకున్న తర్వాత అతను లేదా ఆమె ఆ నియంత్రికలోని గెయిన్ లు ఇంటిగ్రల్ టైం లు డెరివేటివ్ టైం లు వంటి వివిధ పారామితులను కేటాయించగలగాలి కాబట్టి ఈ పాఠంలో మనం చేసే వివిధ పద్ధతులను చూడబోతున్నాం మరియు అవన్నీ నియంత్రణ పనితీరును వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి కాబట్టి సెట్టింగు ల విలువలు వాస్తవానికి నియంత్రణ పనితీరుపై ఆధారపడి ఉంటాయి కాబట్టి అనువర్తనం బట్టి స్వీకరించబడవలిసిన వివిధ ప్రమాణాలు ఉన్నాయి మరియు విద్యార్థి అనేక ప్రమాణాలలో మూడింటిని పేర్కొనగలగాలి అప్పుడు అతను లేదా ఆమె మొదట PID సెట్టింగులను విశ్లేషణాత్మకంగా లెక్కించగలుగుతారు వాస్తవానికి కంట్రోలర్ పారామితి విలువలను పరిష్కరిస్తారు మరియు కొన్ని సందర్భాల్లో ఖచ్చితమైన పరిష్కారం సాధ్యం కాదు కొన్నిసార్లు మనకు రిఫరెన్స్ మోడల్ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మనం కొన్నిసార్లు ప్రయోగాత్మక డేటా ఆధారంగా కంట్రోలర్ పారామితి సెట్టింగులను సెట్ చేస్తాము మరియు రెండు ప్రాథమిక విధానాలు ఉన్నాయి ఒకటి ఓపెన్ లూప్ విధానం ఇది దశల ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అలా చేసే విధానాన్ని పేర్కొనగలగాలి మరియు మరొకటి క్లోజ్డ్లూ లూప్ కోసం కాబట్టి ఇది కూడా ఒకటి మీరు కూడా దీన్ని చేయగలుగుతారు మరియు చివరకు చాలా ప్రత్యేకమైన ప్రయోగం చేయకుండా ప్లాంట్ పనిచేస్తున్నప్పుడు మనం ఆన్లైన్లో చేయాల్సిన కొన్ని సందర్భాలు ఉన్నాయి లేదా మనం త్వరగా ఒక ప్రయోగం చేయగలం ఆటో ట్యూనింగ్ అని పిలువబడే ప్లాంట్ ల లక్షణం మారిందని మనం అనుకున్నప్పుడు ప్లాంట్ యొక్క గెయిన్ లను సెట్ చేయాలి కాబట్టి విద్యార్థి ఆటో ట్యూనింగ్ అంటే ఏమిటో నిర్వచించగలగాలి అది అవసరమైనప్పుడు మరియు దాని కోసం ఒక పథకాన్ని వివరించాలి కాబట్టి ఇవి మనం చర్చించబోయే ప్రాథమిక విషయాలు మరియు శ్రద్ధ పెట్టవలిసినవి కాబట్టి ఆ పని పూర్తి చేసిన తరువాత మొదట నియంత్రణ పనితీరు యొక్క భావనను చూద్దాం మీరు లోతుగా చూస్తే నియంత్రణ పనితీరు నేరుగా ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది రసాయన ప్రక్రియ నియంత్రణ అయినా అది ఉక్కు కర్మాగారమైనా ఇది ఎల్లప్పుడూ ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేస్తుంది మరియు ప్రాథమిక లక్ష్యాలు పేర్కొన్న విధంగా ప్రతి ప్లాంట్ ప్రతి ఉత్పత్తికి కొన్ని పేర్కొన్న లక్షణాలు మరియు వాటి పరిమితులు ఉన్నాయి కాబట్టి మనము వాటిని అనుసరించాలి ఒకవేళ ఉల్లంగించినట్లైతే వాటిని తీర్చగలగాలి అప్పుడు ఖర్చు పెరుగుతుంది ఎందుకంటే నేటి కఠినమైన నాణ్యత నియంత్రణ యుగంలో మనం కర్మాగారంలో ఏదైనా ఉత్పత్తి చేయవచ్చు కాని మనం దానిని విక్రయించలేకపోవచ్చు పేర్కొన్న లక్షణాలు నెరవేర్చకపోతే అది స్క్రాప్ వంటి వాటికి దారి తీస్తుంది పదార్థం ఎనర్జీ నష్టం చాలా ఉంటుంది కాబట్టి ఖర్చు పెరుగుతుంది మరోవైపు మీరు ఎక్కువ సంతృప్తి చెందడానికి ప్రయత్నిస్తే ఖర్చు కూడా పెరుగుతుంది ఎందుకంటే మనకు అనవసరంగా మరింత అధునాతన పరికరాలు మరియు ఎక్కువ శుద్ధి చేసిన ముడి పదార్థాలు అవసరం కావచ్చు కాబట్టి నియంత్రణ యొక్క ప్రాథమిక లక్ష్యం వాస్తవానికి నిర్దేశించిన విధంగా ఉల్లంఘించినట్లు లేదా స్పెసిఫికేషన్ లెవెల్ లకు మించి దాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం కాబట్టి ఇలా చెప్పిన తరువాత వివిధ అనువర్తనాలలో కంట్రోల్ లూప్ యొక్క పనితీరు ఉత్పత్తి నాణ్యతను ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం కాబట్టి మనం నాణ్యతా నిర్ణయాధికారులను చూస్తున్నాము ఉదాహరణకు రోలింగ్ ప్రక్రియ ను చూద్దాం మనకు రోలింగ్ ప్రక్రియ ఉంటే ఏమి జరుగుతుందంటే మీరు రోలింగ్ ప్రక్రియలో చూస్తే రెండు రోల్స్ మరియు కొన్ని పదార్థాలు ఉంటాయి ఏదోఒక ప్లేట్ కొంత మందంతో వస్తుంది మరియు అది బయటికి వెళ్ళేటప్పుడు తక్కువ మందం కలిగి ఉంటుంది కాబట్టి రోలింగ్ ద్వారా డైమెన్షన్ తగ్గించబడుతుంది అది రోలింగ్ ప్రక్రియ యొక్క పని ఇప్పుడు స్పష్టంగా మీరు పూర్తి చేసిన ఉత్పత్తి యొక్క వ్యాసాన్ని ఖచ్చితంగా నియంత్రించాలను కుంటే ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఇది రోల్ గ్యాప్ పై ఆధారపడి ఉంటుంది మీరు కలిగి ఉంటే ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ మీ ఉత్పత్తికి కొంత ప్లస్ మైనస్ పరిమితుల్లో థిక్నెస్ ఉండాలని చెప్తారు కాబట్టి మీ ఉత్పత్తి మీ స్పెసిఫికేషన్లను ఉల్లంఘించబోతుందా అనేది వాస్తవానికి ఎర్రర్ యొక్క గరిష్ట యాంప్లిట్యూడ్ ని బట్టి ఉంటుంది కాబట్టి రోల్ గ్యాప్ d అయినప్పుడు మరియు రోల్ గ్యాప్ d మరియు అసలు రోల్ గ్యాప్ d అయితే అది తుది ఉత్పత్తి థిక్నెస్ లో ఎర్రర్ కి దారి తీస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఎర్రర్ యొక్క యాంప్లిట్యూడ్ వాస్తవానికి ఉత్పత్తి నాణ్యతను నిర్ణయిస్తుంది మరొక ఉదాహరణను చూద్దాం ఆ ఉదాహరణలో మనం పెట్రోలియం రిఫైనరీలో కంపోజిషన్ నియంత్రణను చూస్తున్నామని అనుకుందాం కాబట్టి ఉత్పత్తి హైడ్రోకార్బన్ ఇంధనం అయినప్పుడు పెట్రోల్ లేదా కిరోసిన్ అని చెప్పవచ్చు ఇప్పుడు ఉత్పత్తి తయారైన తరువాత అది కొన్ని ట్యాంకులలో నిల్వ చేయబడుతుంది చివరకు ట్యాంక్ నిండిన తరువాత అది చివరికి వినియోగదారునికి రవాణా చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్పత్తి యొక్క లక్షణాలు ట్యాంక్లోని ఉత్పత్తి యొక్క లక్షణాలు వాస్తవానికి ఉన్నాయి మరియు ఇది ఎర్రర్ యొక్క సమగ్రతను బట్టి ఉంటుంది ఎందుకంటే మనం ఆక్టేన్ సంఖ్య గురించి మాట్లాడుతున్నామని అనుకుందాం కాబట్టి కొన్నిసార్లు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఆక్టేన్ సంఖ్య కొంత సమయం వరకు పెరుగుతుందని అనుకుందాం కొన్నిసార్లు ఇది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఉత్పత్తి అంతా వాస్తవానికి ట్యాంక్కి వెళుతోంది మరియు అవి మిశ్రమంగా మారుతున్నాయి కాబట్టి చివరకు సగటు ఆక్టేన్ సంఖ్య మీరు పేర్కొనబోతున్నది కాబట్టి ఈ సందర్భంలో ఇది ఎర్రర్ యొక్క ఇంటిగ్రల్ అది మీరు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్న ఆక్టేన్ సంఖ్య నుండి విచలనం ఉంటుంది ఇది తుది నాణ్యతను నిర్ణయించడంలో ముఖ్యమైనది కాబట్టి ఈ అనువర్తనంలో ఇది ఎర్రర్ ఇంటిగ్రల్ ఇది కీలకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు లూప్ రూపకల్పన చేసేటప్పుడుఎర్రర్ ఇంటిగ్రల్ ను వాస్తవంగా తగ్గించే విధంగా మనం ప్రయత్నించాలి అదేవిధంగా మీరు మరొక ఉదాహరణ తీసుకుంటే కొన్ని రసాయన ప్రక్రియ యొక్క డిశ్చార్జ్ ప్రవాహంలో pH నియంత్రణకు ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ రోజు కఠినమైన పర్యావరణ పాలనలలో మీరు కొంత ప్రసరణను ఒక నదిలోకి విడుదల చేస్తున్నారని అనుకుందాం అప్పుడు pH కారకం అసిడిక్ లేదా బేసిక్ లేదా న్యూట్రల్ ఉందా వీలైనంత న్యూట్రల్ గా ఉండాలి మరియు అది అసిడిక్ లేదా బేసిక్ గా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు సగటున ఖచ్చితంగా లేదని గుర్తుంచుకోండి ఎందుకంటే ట్యాంక్ లేనందున మీరు నేరుగా నదిలోకి ప్రసరించే నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి మీప్రాడక్ట్ కి పాజిటివ్ ఎర్రర్ ఉంటే అది ఆమ్లమని అర్ధం కావచ్చు అది కూడా చెడ్డది మరియు ఇది నెగటివ్ ఎర్రర్ అయితే అది కూడా చెడ్డది మరియు ఈ సందర్భంలో పాజిటివ్ ఎర్రర్ నెగటివ్ ఎర్రర్ ని రద్దు చేయదు కాబట్టి ఈ సందర్భంలో ఎర్రర్ ఇంటిగ్రల్ ఎన్నుకోవడం సరైనది కాదు ఎందుకంటే మీరు కొంతకాలం అసిడిక్ ప్రసారాన్ని విడుదల చేయలేకపోతే కొంతకాలం బేసిక్ ప్రసారాన్ని విడుదల చేయకపోతే నా సగటు ఇంటిగ్రల్ ఎర్రర్ వాస్తవానికి సున్నా అని సరైనది కాదని చెప్పాలి కాబట్టి అటువంటి ప్రక్రియ కోసం ఎర్రర్ యొక్క సంపూర్ణ విలువ అయిన ఇంటిగ్రేటెడ్ ఓవర్టైమ్ కనిష్టీకరించబడాలని మనం ప్రయత్నించాలి కాబట్టి ఈ ఉదాహరణలలో మనం అప్లికేషన్ను బట్టి ఎర్రర్ ల ఆధారంగా వేర్వేరు పనితీరు ప్రమాణాలను ఎన్నుకోవాలి కాబట్టి తరువాత మనం దీన్ని ఎలా చేయబోతున్నామో ఇప్పుడు చూద్దాం మొదట PID కంట్రోలర్ ట్యూనింగ్ ప్రాసెస్లో మీరు పారామితులను ట్యూన్ చేయాలనుకునే ముందు మీరు వివిధ రకాలైన కంట్రోలర్లను ఎన్నుకోవాలి అంటే మీరు P కంట్రోలర్ లేదా PI కంట్రోలర్ లేదా PID కంట్రోలర్ను ఉపయోగించబోతున్నారో లేదో తెలుసుకోవాలి మీకు అవసరమైన సరళమైన నియంత్రికను ఎల్లప్పుడూ మీరు ఎన్నుకోవాలి కాబట్టి Pకంట్రోల్ ఎప్పుడు తగినంతగా ఉంటుందో లేదా ఉండదో మనం చూసుకోవాలి మరియు మనం PI కు వెళ్ళాలి మరియు అది కూడా తగినంతగా లేనప్పుడు మరియు మనం PID కు వెళ్ళాలి మనం గుర్తుంచుకోవలసిన ఏకైక విషయం నియంత్రిక రకాల ఎంపికకు ముందు ఒక మానిప్యులేటెడ్ వేరియబుల్ ను అప్పటికే ఎంచుకున్నామని భావించాలి ఎందుకంటే కొన్నిసార్లు మీరు వేర్వేరు మానిప్యులేటెడ్ వేరియబుల్స్ ఎంచుకోవడం ద్వారా ఒకే నియంత్రణ పనితీరును సాధించగల పరిస్థితులు ఉన్నాయి నా ఉద్దేశ్యం చాలా విలక్షణమైన ఉదాహరణ నేను ప్రస్తుతం కూర్చుని ఈ ఉపన్యాసం ఇచ్చే గది ఉష్ణోగ్రతని నియంత్రించడానికి ప్రయత్నిస్తే అప్పుడు అది ఎయిర్ కండిషన్డ్ గది మరియు నేను ఈ గది యొక్క ఉష్ణోగ్రతను నిర్వహించాలనుకుంటున్నాను అని అనుకుందాం అప్పుడు నేను చేయగలిగే రెండు మార్గాలు ఉన్నాయి అక్కడ నేను స్థిరమైన ఉష్ణోగ్రత గాలిని తీసుకోగలను మరియు ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వేడిని బట్టి ఈ గది లేదా ఉష్ణోగ్రత ఎర్రర్ ని బట్టి నేను సెకనుకు ఎక్కువ లేదా అంతకంటే తక్కువ గాలిని పంపడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి నేను వాల్యూమ్ ఫ్లో రేటును నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు లేదా నేను వాల్యూమ్ ఫ్లో రేటు నియంత్రించను కానీ నేను ఫ్యాన్ ని అదే వేగంతో త్రిప్పగలుగు తాను కానీ నేను విడుదలవుతున్న గాలి యొక్క ఉష్ణోగ్రతను నేను నియంత్రించబోతున్నాను కాబట్టి నియంత్రిత వేరియబుల్ అయిన గది యొక్క ఉష్ణోగ్రత గాలి ఫ్లో రేటును మానిప్యులేటెడ్ వేరియబుల్ గా ఎంచుకోవడం ద్వారా లేదా గాలి ఉష్ణోగ్రతని మానిప్యులేటెడ్ వేరియబుల్ గా ఎంచుకోవడం ద్వారా నియంత్రించవచ్చని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ మనం ఈ రకమైన ఎంపికలు ఇప్పటికే జరిగాయని ఊహిస్తున్నాము మరియు ఇప్పుడు మనకు లూప్ పరిష్కరించబడింది మనం కంట్రోలర్ రకాలను ఎన్నుకోవాలి మరియు ఆ పారామితులలోని కంట్రోలర్ పారామితి సెట్టింగులను మాత్రమే ఎంచుకోవాలి కాబట్టి మొదట P నియంత్రణను చూద్దాం ఇప్పుడు P కంట్రోల్ చాలా సందర్భాలలో ఆఫ్సెట్లకు దారితీస్తుందని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి స్పష్టంగా ఆ ఆఫ్సెట్ ఆమోదయోగ్యమైనప్పుడు మాత్రమే మీరు P నియంత్రణను ఉపయోగించవచ్చు ఎప్పుడు గెయిన్ యొక్క సాధ్యమయ్యే విలువ ద్వారా దీని అర్థం ఏమిటి మీరు ఎల్లప్పుడూ ఇలా చెప్పగలరు నేను ఎల్లప్పుడూ గెయిన్ పెంచుకోగలను కానీ మీరు ప్రాథమికంగా రెండు కారణాల వల్ల గెయిన్ ను పెంచలేరు ఒక కారణం స్టెబిలిటీ మీరు మళ్ళీ ఎక్కువ పెంచితే ఈ ప్రక్రియ అన్స్టేబుల్ గా మారుతుంది రెండవ విషయం ఏమిటంటే మీరు తరచుగా యాక్చుయేటర్ అడ్డంకులను కలిగి ఉంటారు కాబట్టి మీరు గెయిన్ పెంచినప్పటికీ మీరు ఈ ప్రక్రియకు ఎక్కువ ఇన్పుట్ ఇవ్వలేకపోవచ్చు కాబట్టి KC యొక్క సాధ్యమయ్యే విలువతో తలెత్తే ఆఫ్సెట్ ఆమోదయోగ్యమైనప్పుడు P నియంత్రణను ఉపయోగించవచ్చు రెండవ సందర్భం ఏమిటంటే ట్యాంక్ వద్ద కొన్ని ప్రక్రియలను మనం చూసాము సున్నా ఆఫ్సెట్ కోసం షరతు ఏమిటంటే మొత్తం లూప్ గెయిన్ కనీసం లూప్లో ఒక ఇంటిగ్రేటర్ ఉండాలి అని మనం చూసాము కాబట్టి ఆ ఇంటిగ్రేటర్ను కంట్రోలర్లో చేర్చవచ్చు లేదా దానిని ప్లాంట్లో చేర్చవచ్చు ప్లాంట్ల గనుక అప్పటికే ఒక ఇంటిగ్రేటర్ను కలిగి ఉంటే ప్రపోర్షషనల్ కంట్రోలర్తో కూడా మీకు ఏ ఆఫ్సెట్ లభించదు కాబట్టి అటువంటి సందర్భంలో సాధారణంగా లిక్విడ్ లెవెల్ నియంత్రణలో గ్యాస్ ప్రెజర్ కంట్రోల్ ఎక్కడైతే మీకు ట్యాంక్ ఉంటుందో మరియు మీరు ద్రవాలను ఉంచుతారో ప్లాంట్ కు ఇంటిగ్రేటర్ ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాలలో P నియంత్రణను ఉపయోగించవచ్చు కాబట్టి మీకు ద్రవ స్థాయి లేదా గ్యాస్ ప్రెజర్ కంట్రోల్ ఉంది మరియు ఇప్పుడు ఉదాహరణకు కొన్ని పరిస్థితుల లో ద్రవ స్థాయి లేదా గ్యాస్ ప్రెజర్ కంట్రోల్లో మీరు ఎల్లప్పుడూ ఇంటిగ్రేటర్ను కలిగి ఉండటమే కాదు అది స్థిరంగా ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది నా ఉద్దేశ్యం అక్కడ ద్రవం కూడా డ్రైన్ అవుతుంది ద్రవం డ్రైన్ అయిన్నట్లయితే అసలు ఇంటిగ్రేటర్ ఉండదు అటువంటి సందర్భాలలో లెవెల్ నియంత్రణ అంత క్లిష్టమైనది కాదు ఇది స్టడీ స్టేట్ ఎర్రర్ ఇది P నియంత్రణ లూప్కు దారితీసే స్టడీ స్టేట్ ఎర్రర్ వాస్తవానికి అది లోడ్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి లోడ్ సరిగ్గా మన నియంత్రణలో లేనందున స్టడీ స్టేట్ ఎర్రర్ కొద్దిగా మారుతూ ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో ముఖ్యంగా మనకు ట్యాంకులు ఉన్నప్పుడు లేదా మనకు సిలిండర్లు ఉన్నప్పుడు మన ఏకైక లక్ష్యం గ్యాస్ ప్రెజర్ లేదా లిక్విడ్ లెవెల్ ఒక నిర్దిష్ట పరిమితికి తగ్గకుండా ఉండాలి కనుక ఇది ఆ పరిమితిలో కొద్దిగా మారుతూ ఉన్నంతవరకు ఇది సాధారణంగా ఆమోదయోగ్యంగా పరిగణించబడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ప్రపోర్షషనల్ నియంత్రణ కలిగిన ఇంటిగ్రేటర్ను ప్రణాళికలో చేర్చకపోయినా సరిపోతుంది కానీ వివిధ పరిస్థితులు ఉన్నాయి స్టడీ స్టేట్ ఆఫ్సెట్ను తట్టుకోలేము అటువంటి సందర్భంలో స్పష్టంగా మీరు PI నియంత్రణ ను ఎన్నుకోవాలి కాబట్టి P నియంత్రణ ఆమోదయోగ్యం కాని ఆఫ్సెట్లో ఉన్నప్పుడు PI నియంత్రణను పరిగణించాలి కాబట్టి మీకు ఏ ఆఫ్సెట్ అక్కరలేదు మరియు అందువల్ల మీరు PI నియంత్రణను ఉపయోగించాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఖచ్చితంగా జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ని నిర్ధారించవచ్చని మీకు తెలుసు PI నియంత్రణలో సాధారణంగా ఏమి జరుగుతుందో మనం చూసినట్లుగా లూప్ సాధారణంగా I చర్య కారణంగా స్టెబిలైజ్ అవుతుంది లూప్ సాధారణంగా ఆసిలేట్ ఆవుతుంది మరియు సెటిల్ అవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ కోణంలో లూప్ కొద్దిగా నిదానంగా మారుతుంది ఇప్పుడు విషయం ఏమిటంటే మనం దీనిని చూద్దాం స్టెప్ రెస్పాన్స్ ను పరిగణించండి కాబట్టి ఇది మీ మార్చబడిన క్రొత్త సెట్ పాయింట్ మరియు PI నియంత్రణలో ఉన్న ప్లాంట్ ఇలా ఆసిలేట్ ఆవుతుంది మరియు చివరకు జీరో స్టెడీ స్టేట్ ఎర్రర్ ని సాధిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఆసిలేషన్ ఎప్పుడు ఆమోదయోగ్యమైనది అవుతుంది ఈ ఎర్రర్ లు ఎప్పుడు ఆమోదయోగ్యమైనవి అవుతాయి కాబట్టి స్పష్టంగా అవి ఆమోదయోగ్యమైనవని అని మీరు ఎప్పుడు కనుగొంటారు సెట్ పాయింట్ను చూడండి ప్రతిసారీ సెట్ పాయింట్ లో మార్పు వచ్చినప్పుడు వాస్తవానికి అటువంటి ఆసిలేషన్ సంభవిస్తుంది అది తగ్గిపోతుంది మరియు అది తగ్గిపోయిన తర్వాత నుండి లూప్ ఖచ్చితంగా జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ను సాధిస్తుంది కాబట్టి ఈ ఇంటర్వెల్ లో కొంత ఎర్రర్ ఉన్నట్లయితే అది సెట్ పాయింట్ ఫ్రీక్వెన్సీ మార్పుల తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లయితే మీరు చెప్పవచ్చు ఈ వ్యవధిలో నాకు కొంత ఎర్రర్ ఉన్నప్పటికీ నా ఇంటెగ్రల్ పనితీరు నాకు ఉన్న ఇంటిగ్రల్ ఎర్రర్ క్రైటీరియన్ అనే దానిపై ఆధారపడి ప్రభావితం కావచ్చు అప్పుడు అది తక్కువ ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఈ పాజిటివ్ ఎర్రర్ ఈ నెగటివ్ ఎర్రర్ ని రద్దు చేయబోతోంది అయితే అప్పుడు కూడా ఎక్కువ ఎర్రర్ ని తట్టుకోగలగాలి ఎందుకంటే ఇది సహేతుకంగా వేగంగా తగ్గిపోతుంది మరియు తరువాత అది చాలా కాలం పాటు ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో మరో మాటలో చెప్పాలంటే ఈ ఇంటర్వెల్ వాస్తవానికి చిన్నది అంటే ఓపెన్ లూప్ డైనమిక్స్ వాస్తవానికి తగినంత వేగంగా ఉంటాయి ఇది సెట్ పాయింట్ మార్పు యొక్క ఫ్రీక్వెన్సీ తో పోలిస్తే సరిపోతుంది మరియు క్లోజ్డ్ లూప్ తాత్కాలిక ప్రతిస్పందన వాస్తవానికి ఆమోదయోగ్యమైనది దీనికి ఫ్లో నియంత్రణ ఒక సాధారణ ఉదాహరణ ఇన్ఫ్లో కంట్రోల్ స్టెప్ రెస్పాన్స్ వాస్తవానికి చాలా వేగంగా ఉంటుంది కాబట్టి మీరు PI కంట్రోలర్ను కలిగి ఉన్నప్పటికీ మరియు కొంత ఇంటర్వెల్ సమయం వరకు ఆసిలేట్ అవుతుంది మీరు చాలా సాధారణమైన ఫ్లో నియంత్రణతో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం మీరు రియాక్టర్లో ఉష్ణోగ్రతను నిర్వహించడానికి స్టీమ్ ఫ్లో రేటును పెంచడానికి లేదా తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఫ్లో లూప్ యొక్క పరిష్కారంతో పోలిస్తే రియాక్టర్ ఉష్ణోగ్రత సెట్ పాయింట్ మార్పు చాలా అరుదుగా ఉంటుంది అంటే అటువంటి సందర్భంలో PI నియంత్రణ సాధారణంగా సరిపోతుందని భావించవచ్చు అయితే ఇది జరగని కొన్ని పరిస్థితులు ఉండవచ్చు మరియు ప్లాంట్ కూడా నెమ్మదిగా ఉండాల్సి ఉంటుంది మరియు తరువాత మరింత మందగించాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఇప్పుడు మీరు ఒక ప్రణాళికను వేగంగా చేయాలనుకుంటే మీరు గెయిన్ ని పెంచాలి ఇప్పుడు PI నియంత్రణలో గెయిన్ పెంచండి వాస్తవానికి అది ఇంస్టెబిలిటీ కు దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చూసినట్లుగా డెరివేటివ్ పదాలను జోడించడం ద్వారా మీరు ఆ అదనపు ఫేజ్ ను సరిదిద్దాలి కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే నాణెం యొక్క రెండు వైపులా ఉండాలని మనం కోరుకుంటున్నాము మొదట మనం జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ ని కలిగి ఉండాలనుకుంటున్నాము అనే అర్థంలో మంచి స్టడీ స్టేట్ పనితీరును కలిగి ఉండాలనుకుంటున్నాము మనం దానిని PI అలాగే PID నియంత్రణ ద్వారా పొందగలమని మనకు తెలుసు కానీ మనం కూడా అదే సమయంలో మాకు అది కావాలి సాధారణంగా మనకున్న స్టెప్ ఇన్పుట్కు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ PID కంట్రోలర్ కంటే మెరుగ్గా ఉంటుంది అలాంటి సందర్భంలో ఇది PI కంట్రోలర్ చేత నెమ్మదిస్తుంది ఇది ఆమోదయోగ్యం కాదు ఇది PID నియంత్రణను ఉపయోగించి తరచుగా గ్రహించగలదు ఎందుకంటే మనకు డెరివేటివ్ పదం ఉంది మరియు ఆ కారణంగా మనం నిజంగా ఎక్కువ గెయిన్ లను పొందవచ్చు కాబట్టి సాధారణంగా బహుళ సామర్థ్య ప్రక్రియల కోసం అక్కడ మీరు ఉష్ణోగ్రతను నియంత్రించాల్సి ఉంటుంది మీరు ఉష్ణోగ్రత లేదా కాంపోసిషన్ నియంత్రణను చేయాలనుకున్నప్పుడు మీరు PID నియంత్రణను ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఏ సందర్భంలోనైనా జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ యొక్క స్టడీ స్టేట్ రెస్పాన్స్ లో ప్రయోజనాన్ని పొందడానికి మీరు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ను ఎక్కువగా కోల్పోవాలనుకోవడం లేదు కాబట్టి ఇవి P PI లేదా PID నియంత్రణలను ఎంచుకునే విస్తృత థంబ్ రూల్ లు ఇప్పుడు మనం ఈ కంట్రోలర్ సెట్టింగులను బట్టి ఈ కంట్రోలర్ రకాలను ఎంచుకోవాల్సి వస్తే ఒక నిర్దిష్ట కంట్రోలర్ సెట్టింగును ఎలా ఎంచుకుంటాం కాబట్టి వివిధ మార్గాలు ఉండవచ్చు ఉదాహరణకు మొదటిది ఏమిటంటే మీరు ప్లాంట్ మోడల్ ప్రాసెస్ ప్లాంట్ మోడల్ ఖచ్చితంగా తెలుసు అని అనుకుంటే ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ద్వారా చక్కగా వ్యక్తీకరించబడుతుంది మరొక తెలిసిన విషయం క్లోజ్డ్ లూప్ రిఫరెన్స్ మోడల్ కూడా తెలుసు అని అంటాము అంటే ఓపెన్ లూప్ ప్లాంట్ చాలా ఖచ్చితంగా తెలుసు అని మరియు మన నియంత్రణ అవసరాన్ని కూడా మనం రిఫరెన్స్ మోడల్ పరంగా వ్యక్తీకరించవచ్చు అనగా నియంత్రణ తర్వాత క్లోజ్డ్ లూప్ ప్లాంట్ వాస్తవానికి మరొక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లా ప్రవర్తించాలని అని కోరుకుంటాము కాబట్టి ఒకసారి మనం అలా చేయగలిగితే ఈ రెండు అవసరాల నుండి మనం కొన్నిసార్లు నియంత్రికను పరిష్కరించగలమని మీరు చూస్తారు కాబట్టి తగినంత ఖచ్చితత్వం తో ప్రాసెస్ మోడల్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతి వర్తిస్తుంది క్లోజ్డ్ లూప్ కు కావలసిన ప్రవర్తనను రిఫరెన్స్ మోడల్ ద్వారా వర్ణించవచ్చు ఆపై మీరు ఈ రెండు షరతులను సంతృప్తిపరిచినట్లయితే విశ్లేషణాత్మకంగా నియంత్రిక పారామితులను పైన తెలిపిన రెండు నమూనాల నుండి పరిష్కరించవచ్చు ఎలా కాబట్టి మనకు ఒక ఉదాహరణ ఉంది ఈ ఉదాహరణలో రిఫరెన్స్ మోడల్ క్రింద తెలిపిన విధంగా ఉండనివ్వండి 11STc కాబట్టి క్లోజ్డ్ లూప్ ప్లాంట్ వాస్తవానికి కొంత టైం కాన్స్టాంట్ Tc తో ఫస్ట్ ఆర్డర్ ప్రాసెస్ లాగా ప్రవర్తిస్తుందని అనుకుందాం ఇప్పుడు క్లోజ్డ్ లూప్ ప్రాసెస్ మోడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమిటి అది మనకు తెలిసినట్లుగానే ఇలా ఇవ్వబడింది GGc 1GGc నియంత్రణ సిద్ధాంతం యొక్క ప్రాధమిక వాస్తవాలలో ఇది ఒకటి ఇక్కడ G అనేది ఓపెన్ లూప్ ప్లాంట్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మరియు Gc అనేది కంట్రోలర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది ఫీడ్ ఫార్వర్డ్ పాత్ లో ఉంది మరియు మనకు యూనిటీ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కోరుకుంటున్నాను ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GGc 1 GGcను ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సమానం చేయాలి కాబట్టి నేను వాటిని సమానం చేస్తే ఇప్పుడు నేను కనుగొన్నది ఏమిటంటే ప్లాంట్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ప్లాంట్ మోడల్ తెలుసుకోవాలని నేను చెప్పాను ప్లాంట్ రెండవ ఆర్డర్ ప్రక్రియ అని నేను ఊహిస్తున్నాను ఓవర్డ్యాంప్ చేయబడి దీనికి రెండు టైం కాన్స్టాంట్ లు ఉన్నాయి ఒకటి t1 మరియు t2 సాధారణంగా అవి Tc కన్నా పెద్దవిగా ఉంటాయి మనం దేనినైనా నియంత్రించినప్పుడు సాధారణంగా మనం దాని రెస్పాన్స్ ను వేగం వంతం చేయాలి కాబట్టి Tc t 1 మరియు t2 కన్నా చిన్నదిగా ఉంటుంది కాబట్టి దీనిని పరిష్కరించిన తరువాత మనకు ఎలాంటి Gc లభిస్తుంది కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే అది GGc 1 GGc G తో G యొక్క ఈ విలువ మరియు రిఫరెన్స్ మోడల్ యొక్క ఈ విలువ నియంత్రిక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది అని తేలికగా పరిష్కరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఇది మీ Kp గా మారుతుందని ఇది మీ Ti అవుతుంది మరియు ఇది మీ Td గా మారుతుందని మీరు వెంటనే చూడవచ్చు మరియు ఇది చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది మనం ఎప్పుడూ చెప్పలేదు PID కంట్రోలర్ కావాలి మనం ఈ ప్లాంటు ను మాత్రమే కావాలి అనుకున్నాము దానిని కలిగి ఉండటానికి ఈ మోడల్ లాగా ప్రవర్తించడానికి మీకు అవసరమైన నియంత్రిక వాస్తవానికి PID కంట్రోలర్ కాబట్టి ఇది చాలా మంచిది కాబట్టి PID కంట్రోలర్లు మీకు మంచి స్పందనను ఇస్తాయని మీరు చూస్తారు